కెమికల్ ఇంజినీరింగ్ లో ప్రాథమిక సూత్రాలు మరియు లెక్కలపై భారీ ఓపెన్ ఆన్ లైన్ కోర్సుకు స్వాగతం మేము ఎనర్జీ ఈక్వేషన్స్ ప్రాథమిక నియమాలు మరియు దానిని ఎలా లెక్కించాలో ప్రాథమిక సమీకరణాల గురించి చర్చిస్తున్నాము నోన్ రేయాక్టీవ్ ప్రాసెసస్ ప్రతిక్రియాత్మక ప్రక్రియల పై ఎనర్జీ బాలన్స్ మాడ్యూల్ కింద ఈ ఉపన్యాసంలో ఒక నిర్దిష్ట వ్యవస్థకు ఎనర్జీ బాలన్స్ ఆ మెకానికల్ ఎనర్జీ బాలన్స్ ఆధారంగా సమస్యను చర్చిస్తుంది మీకు ఎనర్జీ బాలన్స్ తెలుసు మరియు దాని నుండి మెకానికల్ ఎనర్జీ కూడా మేము ఏర్పాటు యొక్క వేడి గురించి చర్చిస్తున్నాము మరియు ప్రతిచర్య యొక్క వేడి ఆ విషయాలన్నింటినీ వేడి చేస్తుంది ఈ సందర్భంలో మునుపటి ఉపన్యాసాలు మెకానికల్ ఎనర్జీ బాలన్స్ ను పొందాయని మరియు దాని నుండి నమూనా కొన్ని ఉదాహరణలతో సమీకరణం అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుందని మీకు తెలుసు మెకానికల్ ఎనర్జీ బాలన్స్ అంటే ఇది ప్రాథమికంగా మీకు తెలిసినది ప్రాథమికంగా ఆసక్తి ఉన్న పొటెన్షియల్ మత్తు కైనెటిక్ ఎనెర్జిస్లో మార్పులు లేదా మీలో మీకు తెలిసిన ఎంథాల్పీ లేదా అంతర్గత శక్తి లేదా వేడిమి గురించి మీకు తెలుసు అందుకే ఈ మెకానికల్ ఎనర్జీ బాలన్స్ ప్రధానంగా పూర్తిగా యాంత్రిక సమస్యలకు ఉపయోగించబడుతుంది ఇది కొన్ని సమస్యలు మన వేడి రవాణా రసాయన చర్యలను పెంచుతాయి లేదా స్వేచ్ఛా మార్పు ఉండదు ఆ నిర్దిష్ట ప్రక్రియల గురించి మనం ఇప్పటికే చర్చించాం ఓపెన్ సిస్టమ్ కొరకు ఆ ఎనర్జీ బ్యాలెన్స్ స్లైడ్ ల్లో ప్రాతినిధ్యం వహిస్తుందని మీకు తెలుసు ఓపెన్ సిస్టమ్ కొరకు ఈ సిస్టమ్ ద్వారా సిస్టమ్ కు అందించాల్సిన హీట్ ఎనర్జీ మీకు తెలుసు ఈ సిస్టమ్ లో కూడా కొంత మాస్ ఫ్లో రేట్ మరియు మీకు తెలిసిన వేగంలో మార్పు ఉంటుందని మీరు చూస్తారు ఎందుకంటే కనీసం కైనెటిక్ ఎనెర్జి లో మార్పు ఉంటుంది మీకు తెలిసిన ఒక నిర్దిష్ట వ్యవస్థలో ఆ వ్యవస్థ యొక్క స్థానం మీకు తెలుసు దాని ఆధారంగా మీకు తెలిసిన శక్తి యొక్క ఒక నిర్దిష్ట మార్పు ఉంటుంది ఇది మీకు పొటెన్షియల్ ఎనెర్జి తెలుసు మరియు బహిరంగ ప్రక్రియకు సీటు శక్తి సరఫరా కారణంగా మరియు దాని ఆధారంగా మీకు అంతర్గత శక్తి తెలుసు మరియు మీరు కూడా తెలిసినట్లుగా పరిగణించబడే వ్యవస్థలో కొంత శక్తి మార్పు ఉంటుందని మీరు చూస్తారు కొంత ప్రో ఉంటుందని మరియు ఇది సిస్టమ్ పై పనిచేస్తుందని చూడండి సిస్టమ్ యొక్క వాల్యూం మారడం వల్ల లేదా ఇన్ లెట్ మరియు అవుట్ లెట్ టాప్ పొజిషన్ లో ఒత్తిడి మారడం వల్ల కాబట్టి ఎవరి ఆధారంగా ఆ రంధ్రం శక్తి అని పిలువబడే ఒక నిర్దిష్ట శక్తి మార్పు ఉంటుందని మీరు చూస్తారు కాబట్టి మీకు తెలిసిన వారందరిపై మీకు తెలిసిన వారందరిపై తుమ్స్ మీకు ఆ హక్కును తెలుసుకోగలమని మీలాంటి బహిరంగ ప్రక్రియ కోసం ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్ అంతర్గత మాయాజాలం యొక్క మార్పులో భాగం కైనెటిక్ ఎనెర్జి మార్పు అని మీకు తెలుస్తుంది పొటెన్షియల్ ఎనెర్జియొక్క మార్పు ఏమిటి మీలో మార్పు అంటే మీకు తెలిసిన నికర శక్తి ఎంత అని మీకు తెలుసు అంటే వ్యవస్థకు సరఫరా ఎంత వ్యవస్థకు వేడి శక్తి సరఫరా ఏమిటో మరియు ఈ 2 పరిమాణాలను తీసివేస్తే వ్యవస్థ ద్వారా చేసే పని మొత్తం ఎంత ఉంటుందో మీకు తెలుసు అప్పుడు మీరు వ్యవస్థకు అవసరమైన శక్తి సరఫరాను పొందుతారు మరియు వ్యవస్థకు ఈ నికర శక్తి సరఫరా ఇంటర్నల్ ఎనర్జీ కైనెటిక్ ఎనెర్జి పొటెన్షియల్ ఎనెర్జి యొక్క అన్ని మార్పులను సంక్షిప్తీకరించడానికి దగ్గరగా ఉంటుంది ఆ సందర్భంలో మీరు సిస్టమ్ ద్వారా పని చేసినప్పుడు ఆ సిస్టమ్ ద్వారా చేయబడే పని యొక్క నెట్ మీకు తెలుసు వాస్తవానికి షాఫ్ట్ వర్క్ అని పిలవబడే దానిని ఫ్లో వర్క్ అని అంటారు అని మీకు తెలిసిన 2 వర్క్ ల యొక్క సమ్మిలేషన్ మీకు తెలుసు కాబట్టి ఈ షాఫ్ట్ వర్క్ మరియు ఫ్లో వర్క్ యొక్క సమ్మిట్ కు సమానంగా ఉండే సిస్టమ్ ద్వారా చేయబడే పని యొక్క ప్రవాహం అని మనం ఇక్కడ రాయవచ్చు షాఫ్ట్ వర్క్ అంటే ఏమిటి ఇది ప్రాథమికంగా పిస్టన్ టర్బైన్ వంటి సిస్టమ్ లోపల కదిలే భాగం ద్వారా చేసే పని రేటు మరియు పని ద్వారా మమ్మల్ని మాట్లాడటం అనేది సిస్టమ్ అవుట్ లెట్ వద్ద ద్రవం ద్వారా చేయబడుతుంది ఇది సిస్టమ్ ఇన్ లెట్ వద్ద ద్రవంపై చేసే పని రేటును మైనస్ చేస్తుంది కాబట్టి దీనిని మాకు ఫ్లో వర్క్ అని అంటారు ఈ ఫ్లో వర్క్ అనేది ప్రాథమికంగా అవుట్ లెట్ వద్ద ఉండే సిస్టమ్ వద్ద ఉండే ఫ్లూయిడ్ ద్వారా చేయబడ్డ పని రేటు మరియు సిస్టమ్ ఇన్ లెట్ వద్ద ఫ్లూయిడ్ లో చేయబడ్డ పని రేటును మీరు తీసివేస్తే మీరు ఆ ఫ్లో వర్క్ ని పొందుతారు మరియు ఇది వాస్తవంగా పరిగణించబడుతుంది దాని అర్థం ఏమిటి ఆ అవుట్ లెట్ కండిషన్ వద్ద ప్రెషర్ ఏమిటి మరియు ఆ అవుట్ లెట్ కండిషన్ వద్ద వాల్యూం ఎంత మరియు దానిలో ఉండే ప్రెషర్ ఏమిటి మరియు ఇన్ లెట్ కండిషన్ లో వాల్యూం ఏమిటి ఒకవేళ మీరు ఒక రేటుగా పరిగణిస్తున్నట్లయితే దానిని మీరు రేటుగా పరిగణించలేరు అందువల్ల ఒకవేళ వాల్యూమెట్రిక్ ఫ్లో రేటు మాత్రమే మీరు వారి అవుట్ లెట్ మరియు ఇన్ లెట్ లోని వాల్యూమెట్రిక్ ప్రొడక్ట్ ని పరిగణనలోకి తీసుకోవచ్చని మీరు తెలుసుకోవచ్చు కాబట్టి చివరగా మీకు ఇది ఉంటే ఈ పరిమాణం ద్వారా మొత్తం పని నిర్వచించబడుతుందని మీరు చూస్తారు ఇప్పుడు మీకు అనేక ఇన్ పుట్ మరియు అవుట్ పుట్ స్ట్రీమ్ లు ఉన్నట్లయితే మీరు దీనిని పరిగణించవచ్చని మీకు తెలిసినదానిని ప్రవహిస్తారు దాని యొక్క సమ్మిట్ ఏమిటి దీనిలో ఫ్లో వర్క్ మీకు అవుట్ లెట్ కండిషన్ తెలుసు మరియు అవుట్ లెట్ కండిషన్ మరియు ఇన్ పుట్ కండిషన్ గురించి మీకు తెలిసిన అప్ లోడ్ వర్క్ ఏమిటి కాబట్టి ఆ ఇన్ పుట్ ఫ్లో వర్క్ మరియు అవుట్ పుట్ ఫ్లో వర్క్ యొక్క సమ్మేషన్ ని తీసివేసి ఈ అనేక ఇన్ పుట్ మరియు అవుట్ పుట్ స్ట్రీమ్ ల కొరకు ఫ్లో వర్క్ గురించి మీకు తెలిసిన మొత్తం ఏమిటో మనం పొందవచ్చు ఈ సందర్భంలో ఇక్కడ రేటు పరంగా బహిరంగ నిరంతర వ్యవస్థ కోసం సాధారణ శక్తి సమతుల్యత సమీకరణాన్ని మేము చేయగలమని మీకు తెలుసు మీకు ఇన్ పుట్ అవుట్ పుట్ కు కనిపిస్తుంది ఒకవేళ మీకు నిరంతరం తెలిసినట్లయితే అక్కుములేషన్ ఇన్ పుట్ రేటు అవుట్ పుట్ రేటు మరియు తుది సిస్టమ్ ఎనర్జీ రేటు ఇన్ ఇన్ ఉన్న సిస్టమ్ కు నికర శక్తి రవాణా రేటుకు సమానమైన ప్రాథమిక సిస్టమ్ ఎనర్జీ రేటుకు సమానం అని మీరు చూడవచ్చు ఇంటర్నల్ ఎనర్జీ కైనెటిక్ ఎనెర్జి పొటెన్షియల్ ఎనెర్జి మరియు ఫ్లో యొక్క సంక్షిప్తీకరణ మరియు ఆ ఇన్ లెట్ స్థితిలో పని అని మీకు తెలిసిన ప్రాథమిక వ్యవస్థ శక్తి రేటును మీరు తెలుసుకోగలరని ఎవరి ఆధారంగా మేము రైడ్ చేయగలము అదేవిధంగా తుది సిస్టమ్ ఎనర్జీ కొరకు ఇంటర్నల్ ఎనర్జీ కైనెటిక్ ఎనెర్జి పొటెన్షియల్ ఎనెర్జియొక్క సమేషన్ ని మనం కలిగి ఉండవచ్చు మరియు ఆ అవుట్ లెట్ కండిషన్ వద్ద ఫ్లో ఎనర్జీ అప్ లోడ్ పనిచేస్తుందని మీకు తెలుసు శక్తి రవాణా వాస్తవానికి ప్రాథమికంగా ఇది వేడి శక్తి రవాణా ఏమిటి మరియు వ్యవస్థ ద్వారా చేయబడే పని ఏమిటి మరియు మీరు దీనిని తీసివేస్తే మీకు తెలిసిన నికర శక్తిని సిస్టమ్ కు బదిలీ చేస్తారు ఇప్పుడు సిస్టమ్ కు ఈ నికర శక్తి బదిలీ ఇక్కడ తో సమానంగా ఉంటుంది ఇది కేవలం తుది మరియు తుది సిస్టమ్ శక్తి రేటు ద్వారా కాదు ప్రారంభ వ్యవస్థ శక్తి రేటు మీకు సమానంగా ఉండవచ్చు

చివరగా యూనిట్ లో తేడా మీకు తెలుసు అని మీరు పొందవచ్చు మీలో కైనెటిక్ ఎనెర్జి రేటు వ్యత్యాసంలో ఇంటర్నల్ ఎనర్జీ రేట్ వ్యత్యాసం పొటెన్షియల్ ఎనెర్జి రేట్ మరియు ఫ్లో వర్క్ రేట్లో వ్యత్యాసం తెలుసు మీకు తెలిసిన వీటన్నిటి సమేషన్ మీకు తెలిసిన వీటన్నిటి యొక్క డిఫరెన్సెస్ ఇంటర్నల్ ఎనర్జీ కైనెటిక్ ఎనెర్జి పొటెన్షియల్ ఎనెర్జి మరియు ఫ్లో వర్క్ అప్పుడు ఇన్ లెట్ మరియు అవుట్ లెట్ కండిషన్ ఉన్న సిస్టమ్ కు శక్తి బదిలీ మీకు తెలుసు అని మీకు తెలుసు కాబట్టి ఈ విధంగా మనం మీకు తెలిసిన మీకు తెలిసిన సాధారణ రూపం ఈ సాధారణ రూపం మీకు తెలుసా బహిరంగ నిరంతర వ్యవస్థ కోసం ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్ మరియు వీటి నుండి మీరు ఇక్కడ మరింత సంక్షిప్తంగా ఆందోళన చెందవచ్చు ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ రేటుకు సమానంగా ఉంటుందని మీకు తెలుసు కైనెటిక్ ఎనెర్జిస్ రేటు అదే విధంగా సంభావ్య శక్తి రేటు దానిని మారుస్తుంది మరియు మార్పు రేటు మీకు తెలిసిన ప్రవాహ పని మీకు సమానం అని మీకు తెలుసు ఇక్కడ ఈ సందర్భంలో ఈ స్లైడ్లలో ఇవ్వబడిన పదాల నిర్వచనం మీకు తెలుసు

కాబట్టి ఇక్కడ ఈ ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ ను గుర్తుంచుకోండి ఫ్లో వర్క్ చేంజ్ తో సమానంగా ఉంటుందని మీకు తెలుసు మీరు నిర్వచించబడ్డారా అక్కడ ఎంథాల్పీ మార్పు అని మీకు తెలుసు కాబట్టి ఈ ఎంథాల్పీ ప్రాథమికంగా సమేషన్ అఫ్ ఇంటర్నల్ ఎనర్జీ మీకు అక్కడ పూర్తి శక్తి తెలుసు కాబట్టి ఆ ఎంథాల్పీ యొక్క చేంజ్ రేటు ఇంటర్నల్ ఎనర్జీ యొక్క సమేషన్ రేటుకు సమానం అవుతుంది అక్కడ స్వచ్ఛమైన శక్తి మార్పు మీకు తెలుసు కాబట్టి ఇవి మీకు తెలిసిన సమీకరణం ఓపెన్ కండిషనర్ కోసం సాధారణంగా జనరల్ ఎనర్జీ బాలన్స్ నిరంతరం ఎక్కువ మరియు ఈ జనరల్ ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్ నుండి ఒక స్టడీ స్టేట్ లో మేము మీకు తెలిసిన వీటిని వ్రాయవచ్చు దీని నుండి సమీకరణం మీరు వ్రాయవచ్చు ఈ ఇంటర్నల్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనెర్జి కైనెటిక్ ఎనెర్జి మరియు అక్కడ దాని స్పెసిఫిక్ఎనెర్జి రేటు పరంగా శక్తిని ప్రవహిస్తుంది కాబట్టి ఆ సందర్భంలో ఒక నిర్దిష్ట శక్తిని దీని ద్వారా ప్రాతినిధ్యం వహించవచ్చు మీరు ఉండటానికి ఇన్లెట్ స్థితిలో మీరు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మేము ఇక్కడ మీకు తెలుసు ఇన్లెట్ మరియు అవుట్ లెట్ కండిషన్ వద్ద మీ మార్పు ఏమిటో మీకు తెలుసు అక్కడ శక్తి ఇక్కడ ఒక సాధారణ అంశంగా మీకు తెలిసిన సామూహిక ఉత్పత్తిని తీసుకోవడం ద్వారా నిర్దిష్ట పదాల పరంగా ఈ సమీకరణాన్ని వ్రాయవచ్చు కాబట్టి దీని నుండి మనం ఈ సమీకరణాన్ని వ్రాయవచ్చు ఈ సమీకరణాన్ని మనం వ్యక్తీకరించవచ్చు ఇక్కడ రంధ్రాల శక్తి2 భాగాలను కలిగి ఉంది 1 భాగాలు ఈ సైట్లకు వెళుతున్నాయి అందుకే మీకు తెలిసిన నిర్దిష్ట పదాల పరంగా మేము వీటిని వ్రాయవచ్చు ఈ సందర్భంలో ఇక్కడ v ఒక చిన్న v ఈ సందర్భంలో ఇక్కడ ప్రాతినిధ్యం వహించడం గురించి ఏమిటి ఇది నిర్దిష్ట వాల్యూమ్అవుతుంది కాబట్టి ఇది మీ వేగం యు కాబట్టి ఇది మీరు మరియు కాబట్టి మీకు కైనెటిక్ ఎనెర్జిస్ చేంజ్ తెలుసు మరియు కైనెటిక్ ఎనెర్జి ఆ సగం m చతురస్రం ద్వారా నిర్వచించబడింది కాబట్టి ఇక్కడ మీరు కైనెటిక్ ఎనెర్జిస్ చేంజ్ తెలుసు అని భావించే ఇన్లెట్ మరియు అవుట్ లెట్ స్థితిలో మార్చే సామర్థ్యం ఏమిటి కాబట్టి అదేవిధంగా అది మీ ఇన్ లెట్ స్థితిలో ఉంటుంది అది అక్కడ కైనెటిక్ ఎనెర్జిస్ చేంజ్ అవుతుంది మరియు అందువల్ల మేము పదార్థం యొక్క డెన్సిటీను చూశాము ఒకవేళ అది కంప్రెస్ చేయలేని ద్రవం కొరకు స్థిరంగా ఉన్నట్లయితే అక్కడ ఆ కాన్స్టాంట్ మీకు తెలుసు అని మీకు తెలుసు అని మనం ఇక్కడ భావించవచ్చు కాబట్టి ఒత్తిడి మార్పు కారణంగా మాత్రమే మీరు అక్కడ ప్రవాహ పని పొందవచ్చు కాబట్టి ఈ విధంగా మనం మాస్ ఫ్లో రేట్ ను ఒక సాధారణ అంశంగా తీసుకోవడం ద్వారా మీకు తెలిసిన నిర్దిష్ట పదాల పరంగా ఈ కామన్ ఫాక్టర్ వ్రాయవచ్చు ఇప్పుడు మీరు ఆ కంప్రెస్చేయలేని ఫ్లో రేట్ ను పరిగణనలోకి తీసుకున్న తరువాత తద్వారా డెన్సిటీ స్థిరంగా ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ ఉండవచ్చు అదేవిధంగా మీరు ఇక్కడ కలిగి ఉన్న డెల్టా మీకు టోపీ ని తెలుసని కూడా ఇక్కడ నిర్వచిద్దాం అంటే ఇన్ లెట్ కండిషన్ మరియు Pout - Pin గా పరిగణించేఈ అవుట్ లెట్ కండిషన్ యొక్క నిర్ధిష్ట ఇంటర్నల్ ఎనర్జీ డిఫరెన్సెస్ న్ని మీరు జోడించారు ఈ మార్పులు జనరల్ ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్ న్ని ఇక్కడ ఈ సందర్భంలో సరళీకృతం చేసిన తరువాత ఇక్కడ ఇలా వ్రాయవచ్చు అదేవిధంగా ఇది మీకు ఒత్తిడి పని తెలుసు మరియు ఇది మీ కైనెటిక్ ఎనెర్జిస్ మరియు ఇది మీ పొటెన్షియల్ వర్క్ మరియు ఇది ఆ ఇంటర్నల్ ఎనర్జీ మరియు ఇది యూనిట్ మాస్ కి హీట్ ఎనర్జీ అని మీకు తెలుసు కాబట్టి రసాయన చర్యలు లేనప్పుడు మార్పు లేదా ఇతర వనరులు పెద్ద మొత్తంలో వేడి బదిలీ లో ఈ కేసు అనే పదం సాధారణంగా ఈ పదంలో ఫ్లూయిడ్ లో విస్కోస్ ఫ్రిక్షన్ కారణంగా ఉత్పన్నమయ్యే వేడికి ప్రాతినిధ్యం వహించవచ్చు మీకు తెలిసినట్లుగా ఆ నష్టం మరియు F గా పేర్కొనబడింది కాబట్టి ఇక్కడ మనం ఏమి చేయగలం డెల్టా U hat Q dot బై ఎమ్ dot అనే మొత్తం పదాలు F ఈ F ను ఫ్రిక్షన్ లాస్ అని మీకు తెలుసు చివరగా మీకు తెలిసిన ఫ్రిక్షన్ మీకు మొత్తం తెలుసు మరియు మీరు ఇక్కడ సమానంగా ఉంటారని మీకు తెలిసిన పరిసరాలపై సిస్టమ్ ద్వారా రిఫర్ చేయబడ్డ షాఫ్ట్ వర్క్ గురించి మీకు తెలుసు ఇప్పుడు మీకు తెలిసిన ఈ మెకానికల్ ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్ తో ఒక ఉదాహరణ చేద్దాం కాబట్టి ఇది ప్రాథమికంగా మెకానికల్ ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్ కాబట్టి ఈ సందర్భంలో ఈ ఫిల్టరింగ్ తరువాత సెకనుకు 0 2 మీటర్ల సాలిడ్ చొప్పున పంప్ ద్వారా దాని పైకప్పులోని ఇంటి కాంప్లెక్స్ యొక్క సాధారణ ట్యాంక్ లేదా ఫిల్టరింగ్ ప్లాంట్ నుండి నీరు సరఫరా చేయబడుతోందని మనం భావించినట్లయితే స్టోరేజీ ట్యాంక్ యొక్క ఉపరితలం 410 మీటర్లు ఇంటి కాంప్లెక్స్ యొక్క ట్యాంక్ యొక్క ఎలివేషన్ 450 మీకు తెలిసిన 450 నీటి డిస్ట్రెస్డ్ పైపు ద్వారా సముద్ర మట్టం నుండి మీటర్ ఫిల్టరేషన్ ప్లాంట్ యొక్క స్టోరేజీ ట్యాంక్ యొక్క మూలం నుండి 10 మీటర్ల లోతులో ఉంది మొక్కకు నీటి లైన్ లో ఫ్రిక్షన్ లాస్ లు సెకనుకు 0 01 మీటర్లు ఒక సంబంధం ద్వారా ఇవ్వబడతాయి ఇది L గా వర్గీకరించబడుతుంది ఇది పైప్ లైన్ యొక్క పొడవు సప్లై ట్యాంకుకు వాటర్ లైన్ ఆ 0 1 మీటర్ యొక్క ఇన్నర్ డ్యామిటర్ న్ని కలిగి ఉంటుంది మరియు 1000 మీటర్ల వరకు లింక్ చేయబడుతుంది ఇప్పుడు ఇంటి కాంప్లెక్స్ లోని వాటర్ డెస్టినేషన్ ట్యాంక్ కు పంప్ ఎంత శక్తిని అందించాలి మరియు ఈ సందర్భంలో ప్రాథమికంగా ఏమి జరిగింది వాటర్ స్టోరేజీ ట్యాంక్ నుంచి పంప్ ద్వారా నీటిని సప్లై చేయాలి ఇది ఫిల్టరేషన్ ప్లాంట్ లో ఉంచబడుతుంది దీని నుంచి ఈ పంప్ ద్వారా హౌస్ కాంప్లెక్స్ కు ఫిల్టర్ చేయబడ్డ నీటిని సప్లై చేయాలని మీకు తెలుసు ఇప్పుడు ఈ పంప్ యొక్క డిస్ట్రెస్ లైన్ అనేది మీకు తెలిసిన నీటి మట్టం నుంచి ఒక నిర్ధిష్ట దూరంలో ఉంది స్టోరేజీ ట్యాంక్ ఇవ్వబడింది దీని గురించి మీకు ఈ లైన్ తెలుసు అని మీకు తెలుసు మరియు ఈ ట్యాంక్ ఈ స్టోరేజీ ట్యాంక్ మీకు తెలిసిన స్థాయిలో ఉంది ఇది మీకు తెలిసిన సముద్ర మట్టం నుండి 410 మీటర్ల ఎత్తులో ఉంది ఎందుకంటే ఇంటి కాంప్లెక్స్ లో నీటి గమ్య ట్యాంక్ ఆ సముద్ర మట్టానికి 450 మీటర్ల ఎత్తులో ఉంది మరియు దీని ఆధారంగా మీకు తెలిసిన మీకు తెలిసిన స్థాయి వ్యత్యాసం మీకు తెలుసు మీకు తెలిసిన పైపు నుండి డిస్టెన్స్ లైన్ మీకు తెలుసు అని చెప్పవచ్చు మీకు తెలిసిన 50 మీటర్ల దిగువన మీకు తెలుసా డెస్టినేషన్ ట్యాంక్ లేదా స్టోరేజీ ట్యాంక్ నీటి మట్టం దానికి 40 మీటర్ల దిగువన ఉందని మీరు చెప్పవచ్చు ఇంటి కాంప్లెక్స్ లో ఆ నీటి యొక్క నా ట్యాంక్ ఈ టెన్షన్ మీకు తెలుసు ఇప్పుడు ఈ స్థితిలో పైపుకు నీరు ప్రవహించినప్పుడల్లా కాల్పనిక నష్టాలు ఉంటాయని మీకు ఖచ్చితంగా తెలుసు ఫ్రిక్షన్ రేట్ సెకనుకు 0 01 మీటర్లు చతురస్రంగా ఉంటుంది అప్పుడు మీరు ఈ పొడవుతో గుణించాల్సి ఉంటుంది సెకనుకు 0 01 మీటర్లు అక్కడ పైపు పొడవు వరకు ఉంటుంది కాబట్టి ఫ్రిక్షన్ లాస్ కి వెళ్ళడానికి అవసరమైన మొత్తం పొడవు ను మీరు తెలుసు ఇప్పుడు ఈ సందర్భంలో డ్యామిటర్ ద్వారా 0 1 మీటర్ల లోపలి డ్యామిటర్ ఇవ్వబడుతుంది అయితే పొడవు 1000 మీటర్ల మొత్తం పొడవు ఇవ్వబడుతుంది కాబట్టి ఈ పరిస్థితిలో మేము నీటికి డెలివరీ చేసే ఎనర్జీ మాస్టర్ పంప్ ఏమిటి తద్వారా అది ఇంటి కాంప్లెక్స్ లో గమ్య నీటి ట్యాంక్ మీకు తెలుసు ఈ సందర్భంలో ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో ఇక్కడ మనం ఇప్పటికే వివరించిన ఈ సమీకరణం ద్వారా మెకానికల్ ఎనర్జీ బాలన్స్ మనకు తెలుసు కాబట్టి ఈ మెకానికల్ ఎనర్జీ బాలన్స్ ఆధారంగా మీకు అవసరమైన శక్తి ఏమిటో మీరు లెక్కించాలి మీకు తెలిసిన నిల్వ ట్యాంక్ నుండి మీకు తెలిసిన గమ్య ట్యాంక్ కు ఆ నీటిని సరఫరా చేయడం మీకు తెలుసు కాబట్టి ఈ ఈ సందర్భంలో ముందుగా మీరు మాస్ ఫ్లో రేట్ ఏమిటో కనుగొనాలి కాబట్టి ఇక్కడ మాస్ ఫ్లో రేట్ ఏమిటి ఇక్కడ లెక్కిద్దాం కాబట్టి M డాట్ ఎవరు రాయగలరు మాస్ ఫ్లో రేట్ కాబట్టి ఇది ప్రాథమికంగా 1000 కు 0 2 ఇవ్వబడుతుంది కాబట్టి ఇది సెకనుకు 200 కిలోలకు సమానం అవుతుంది కాబట్టి ఇది మీరు మాస్ ఫ్లో రేట్ మరియు ఎలివేషన్ మార్పు 50 మీటర్లు ఇక్కడ ఇవ్వబడ్డ డయాగ్రమ్ కొరకు ఇవ్వబడ్డ డయాగ్రమ్ వలే ఎలివేషన్ 50 మీటర్లు మారుతుంది ఈ మాస్ ఫ్లో రేట్ తరువాత మీకు ప్రెషర్ చేంజ్ గురించి తెలుసు అని మనం లెక్కించాల్సి ఉంటుందని మాకు తెలుసు కాబట్టి అబ్సొల్యూట్ ప్రెషర్ చేంజ్ ఏమిటి మేము ఇక్కడ డెల్టా పి గా లెక్కించవచ్చు కాబట్టి అది కేవలం P2 P1 కు సమానం అవుతుంది ఇది మీరుP2 గమ్య ట్యాంక్ వద్ద నీటి స్థాయి మీకు తెలుసు మరియు ఈ P1 నుండి ఈ పంప్ ద్వారా నీరు పీల్చడం లేదా ఆ పంప్ ను డెలివరీ చేయడం ఇలా ఉంటుంది కాబట్టి ఇది P2 తో సమానం అవుతుంది ఇక్కడ సున్నితమైన అట్ఠమోస్ఫెరిక్ ప్రెషర్ P2 101 325 ఇక్కడ P1 ఏమిటి p1 ఇక్కడ 1000 నుండి 9 81 నుండి 10 వరకు ఇది 10 మీటర్ల ఎత్తు ఇది మీకు తెలుసు ఈ వాటర్ ప్రెషర్ యొక్క ప్రెషర్ ఏమిటి ఈనిల్వ ట్యాంకులో ఈ స్థాయి ద్వారా ఈ వాటర్ ప్రెషర్ P1 ఇది అట్ఠమోస్ఫెరిక్ ప్రెషర్ 101325 ఇది మీ అట్ఠమోస్ఫెరిక్ ప్రెషర్ ఇది పాస్కల్ చివరగా ఇది ఏమిటి 98100 పాస్కల్ ఇది అక్కడ మీ అబ్సొల్యూట్ ప్రెషర్ చేంజ్ కాబట్టి మనం దీనిని ఇక్కడ పార్ట్ ఈక్వేషన్గా వ్రాయవచ్చు మనం వ్రాయవచ్చు అప్పుడు డబ్ల్యుఎస్ డాట్ అది సమానం ఇక్కడ మేము ఇక్కడ డెల్టా పి ఇప్పటికీ ఇక్కడ డెల్టా పి ద్వారా ఇక్కడ డెల్టా పి ఇది 90 98100 పాస్కల్ రో ద్వారా విభజించబడింది ఇక్కడ నీటి డెన్సిటీ కైనెటిక్ ఎనెర్జి చేంజ్ కోసం మీకు తెలుసు వెలాసిటీ ఈ వెలాసిటీ నుండి ఈ వెలాసిటీన్ని కలిగి ఉంటుంది మనం ఇక్కడ లెక్కించవచ్చు ఇక్కడ ఈ వెలాసిటీ 15 92 చతురస్రంగా ఉంటుంది ఇక్కడ ప్రారంభ వేగం 042 తో విభజించబడింది కాబట్టి ఇది మీ వెలాసిటీ డిఫరెన్స్ కాబట్టి దీని ఆధారంగా మీరు కైనెటిక్ ఎనెర్జి ఏమి వస్తుందో లెక్కించవచ్చు మరియు తరువాత పొటెన్షియల్ ఎనెర్జి ఇక్కడ పొటెన్షియల్ ఎనెర్జి పదం ఏమిటి g 9 81 లో డెల్టా z అంటే అక్కడ ఎలేవేషన్ చేంజ్ ఏమిటి ఇది 50 మీటర్లు అని నేను అనుకుంటున్నాను ఇది ఇక్కడ ఇవ్వబడింది మీరు అలా చేస్తున్నప్పుడు ఫ్రిక్షన్ లాస్ ఫ్రిక్షన్ లాస్ అనేది వాటర్ డెన్సిటీ పై ఆధారపడి ఉంటుందని మీకు తెలుసు మరియు పైపు యొక్క పొడవు ఈ పైపు పొడవుగా సెకనుకు 0 01 మీటర్లు ఇవ్వబడుతుంది కాబట్టి చివరగా మీరు దీనిని పొందవచ్చు delta P by rho మరియు కైనెటిక్ ఎనెర్జిస్ చేంజ్ మరియు ఫ్రిక్షన్ ఎనర్జీ కంటే పొటెన్షియల్ ఎనెర్జి ఏమిటి అని మీకు తెలుసు కాబట్టి దాని తరువాత మీరు దానిని మాస్ ఫ్లో రేట్ ద్వారా గుణించాలి ఇక్కడ మాస్ ఫ్లో రేట్ ఇక్కడ ఉంది ఇది సెకనుకు 1000 200 కిలోలు చివరకు ఇక్కడ 105 వాట్ అంటే ఇక్కడ సెకనుకు జౌల్ మనం ఇక్కడ వాట్ అక్కడ ఉండవచ్చు కాబట్టి ఈ నీటిని గమ్య ట్యాంకుకు డెలివరీ చేయడానికి పంప్ ద్వారా శక్తి సరఫరా మీకు ఏమి తెలుసో మేము లెక్కించవచ్చు ఏదైనా సాస్ కేస్ ఉంటే అత్యవసర పరిస్థితి కోసం ఇనిస్టిట్యూట్ లో ఫైర్ ఆర్పడానికి చెరువు నీరు ఉపయోగించాలని అనుకుందాం అంటే నీటిని పంప్ ద్వారా ఉపయోగించాలి మరియు తరువాత హోస్ లకు డెలివరీ చేయాలి చెరువులో నీటి మట్టం మధ్య 5 మీటర్ల ఎలివేషన్ మార్పు ఉన్నట్లయితే 15 బార్ గేజ్ ప్రెషర్ వద్ద నిమిషానికి 2000 లీటర్ల నీటిని అందించడానికి రూపొందించవచ్చు మరియు పైపులు మరియు గొట్టాల యొక్క వ్యాసంలో ఎలాంటి మార్పు లేకుండా ఉండే పంప్ యొక్క డిశ్చార్జ్ ఒకవేళ పంప్ కు 70 సామర్థ్యం ఉన్నట్లయితే ఆ ప్రెషర్ మరియు నిర్ధిష్ట డిశ్చార్జ్ రేటును చేరుకోవడం కొరకు పంప్ కు ఏవిధంగా సప్లై చేయాలి ప్రతి ఎక్సటింగుకిశ్మెంట్ కొరకు ఉపయోగించండి కాబట్టి స్వల్ప ఫ్రిక్షన్ ఉందని భావించండి కాబట్టి దీని ఆధారంగా మనం దీని ద్వారా మళ్లీ లెక్కించవచ్చు ఇక్కడ మీరు రాయగల జనరల్ ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్ మీకు తెలుసు మీకు డబ్ల్యు యొక్క డాట్ ఎం డాట్ ద్వారా తెలుసు అది మీకు ఒత్తిడి ఉన్నప్రెషర్ ఎనర్జీ చేంజ్ కు సమానం 15 బార్ ఇది మాకు గ్యాస్ ఒత్తిడిని ఇచ్చింది కాబట్టి మీరు దానిని సంపూర్ణంగా చేయాలి కాబట్టి మీకు 15 1 బార్ 1 వాతావరణ పరిస్థితి మీకు తెలుసు కాబట్టి బార్ పరంగా ఇది మీ ప్రెషర్ చేంజ్ కాబట్టి మీకు తెలిసిన దాని ప్రకారం ప్రెషర్ చేంజ్ తెలుసు ఇక్కడ న్యూటన్ లో మీటర్ స్క్వేర్ కు 101325 తరువాత చివరకు మీరు కైనెటిక్ ఎనెర్జిని లెక్కించాల్సి ఉంటుందని మీకు తెలుసు ఇన్ లెట్ మరియు అవుట్ లెట్ కండిషన్ ల వద్ద ఈ వేగం స్వల్పంగా ఉంటుందని మీకు తెలుసు లేదా ఆ సందర్భంలో కైనెటిక్ ఎనెర్జి స్వల్పంగా ఉంటుందని మీకు తెలుసు ఈ తేడా మీకు 0 అని తెలుసు లేదా సిస్టమ్ యొక్క ఈ పంప్ యొక్క ఇన్ లెట్ మరియు అవుట్ లెట్ మీకు తెలిసిన అదే వేగాన్ని మీరు చూడవచ్చు అప్పుడు మీరు కైనెటిక్ ఎనెర్జి చేంజ్ 0 ఉంటుందని మీరు చూడవచ్చు ఎందుకంటే పొటెన్షియల్ ఎనెర్జి ఉంటుంది ఎలివేషన్ కాబట్టి మీరు ఇక్కడ డెల్టా జడ్ లోకి జి తెలుసు అని లెక్కించవచ్చు మరియు తరువాత ఫ్రిక్షన్ ఇక్కడ 0 ఉంది అది నిర్లక్ష్యం చేయబడింది చివరగా ఈ లెక్కింపును మేము కలిగి ఉండవచ్చు ఆ విలువలన్నింటికి ప్రత్యామ్నాయం తరువాత ఇక్కడ సమానంగా ఉండే ఈ W s dot మీకు తెలుసు అప్పుడు మీరు ఈ 52 3 కిలో వాట్ వంటి ఇక్కడ పొందవచ్చు ఇప్పుడు పంప్ 70 సామర్థ్యాన్ని కలిగి ఉంది ఒత్తిడి మరియు పరిశోధన రేటు స్పెసిఫికేషన్ ను తీర్చడానికి పంప్ కు సరఫరా చేయాల్సిన అదనపు పని అప్పుడు మీరు దీనిని విభజించాలని మీకు తెలుసు దాని ఎఫిసిఎన్సీ ఫాక్టర్ ద్వారా మీకు 52 3 తెలుసు అంటే పాయింట్ 70 తరువాత చివరగా మీరు ఇక్కడ చేయవలసిన వాస్తవ పనిని పొందవచ్చు 74 71 కిలోవాట్ కాబట్టి ఈ విధంగా మీరు లెక్కించవచ్చు ఇప్పుడు మనం మరొక ఉదాహరణ చేద్దాం ఏదైనా ఎత్తైన కంటైనర్ నుండి పైపు ద్వారా ఒక టర్బైన్ కు దిగువ స్థాయిలో మరియు టర్బైన్ నుండి టర్బైన్ నుండి ఇక్కడ స్లైడ్ లో ఉన్న అదే పైపుకు ప్రవహిస్తుంది మరియు దీని నుండి 100 మీటర్ల ఎత్తులో టర్బైన్ ప్రెషర్ 207 కిలో పాస్కల్ మరియు టర్బైన్ కు 3 మీటర్ల దిగువన పీడనం 124 కిలో పాస్కల్ గా ఉందని మీకు తెలుసు ఈ సందర్భంలో మీరు అక్కడ టర్బైన్ అవుట్ పుట్ 1 మెగావాట్ ఉంటే తప్పనిసరిగా ఉండాల్సిన వాటర్ ఫ్లో రేట్ లెక్కించాలి ఇప్పుడు ఈ విషయాలను ఎలా లెక్కించాలో చర్చించండి కాబట్టి ఇక్కడ ఈ వాటర్ ఫ్లో రేట్ ను లెక్కించడానికి మెకానికల్ ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్ తెలుసు అని మీరు ఇక్కడ అన్వయించవచ్చు కాబట్టి ఈ సందర్భంలో సమస్య గురించి మీరు వేగంగా ఏమి చేయాలో మీరు చూడాలి అది ఇక్కడ లేని కైనెటిక్ ఎనెర్జి ఉన్నాయా అని మీరు చూడాలి మేము పైపు యొక్క అదే క్రాస్ సెక్షనల్ ప్రాంతాన్ని ఉపయోగిస్తున్నాము కాబట్టి అది అదే విధంగా ఉంటుందని మీకు తెలుసు delta u square ఇక్కడ 0 మరియుఫ్రిక్షన్ లాస్ సమానం ఇక్కడ నిర్లక్ష్యం మీరు ఇక్కడ నిర్లక్ష్యం తెలుసు మీరు ఇక్కడ నిర్లక్ష్యం చేయవచ్చు ఒక నిర్దిష్ట కల్పన శక్తి తెలుసు కాబట్టి అప్పుడు F dot 0 ఉంటుంది మేము ఆ ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్ శక్తి నుండి వ్రాయవచ్చు ఈ సమీకరణం ఆధారంగా టర్బైన్ అవుట్ పుట్ ఒక నిర్దిష్ట మొత్తం అయితే నీటి ప్రవాహ రేటు మీకు ఏమి తెలుసో మనం లెక్కించవచ్చు కాబట్టి ఈ సందర్భంలో ఇక్కడ W s dot ఏమిటి దీనికి 1 00 మెగావాట్లు ఇవ్వబడతాయి కాబట్టి ఇది ప్రాథమికంగా మనం సెకనుకు 5 న్యూటన్ మీటర్ పవర్ కు 1 నుండి 10 power 6 వరకు రాయవచ్చు ఇది మీకు అక్కడ తెలుసు మరియు అదే విధంగా మీరు ఇక్కడ వ్రాయవచ్చు ఇది 1 మెగావాట్లు అని నేను అనుకుంటున్నాను ఇది power 6 1 into 10 to the power 6 Newton per Newton meter per second and delta P will be here 124 207 kilo Pascal ఇది ఒక వృత్తం అవుతుంది 83 kilo Pascal కిలో పాస్కల్ మరియు ఇక్కడ ప్రాథమికంగా 83 నుండి 10 to the power 3 ఇక్కడ newton per meter is square delta P by rho ద్వారా వ్రాయవచ్చు డెన్సిటీ 1000 కాబట్టి ఇది చివరకు వస్తుంది ఇక్కడ 83 తరువాత కిలోకు న్యూటన్ మీటర్ మరియు తరువాత ఆ delta z దాని ప్రకారం ఏమి వస్తోంది - 103 మీటర్లు మరియు g ఇక్కడ ఇవ్వబడింది సెకనుకు 9 81 meter per second is square కాబట్టి మనం ఇక్కడ వలె g into delta z ని లెక్కించవచ్చు చివరకు ఇక్కడకు రావడానికి 9 81 into 103 ఇది 1010 neutron per Newton meter per kg మీకు తెలుసు మరియు తరువాత సమీకరణం M డాట్ లో ఆ విలువలను ప్రత్యామ్నాయం చేసిన తరువాత ఇది Ws dot by delta P by rho plus g delta z 1 into 10 to the power 6 divided by this is 83 వస్తుంది 1 నుండి 10 వరకు పవర్ 6 దీనితో విభజించబడింది ఇక్కడ 1010 కాబట్టి ఇది చివరకు 915 kg per second గా వస్తుంది కాబట్టి ఈ విధంగా నీటి యొక్క మాస్ ఫ్లో రేట్ ఎలా ఉండాలో మనం లెక్కించవచ్చు మీకు 5 మరియు టర్బైన్ తెలుసు మరియు దాని ఆధారంగా అక్కడ టర్బైన్ ద్వారా సరఫరా చేయబడిన శక్తి మీకు తెలుసు ఈ యాంత్రిక శక్తి యొక్క సూత్రాన్ని మీకు తెలిసిన మరొకదాన్ని పరిగణనలోకి తీసుకోండి దీనిని బెర్నౌలీ అని అంటారు చాలా సందర్భాల్లో ద్రవంలో అతని ఖర్చు దుర్వ్యయం కారణంగా కోల్పోయిన శక్తి మొత్తం జనరల్ ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్లో ఇతర పదాల పరిమాణాలతో పోల్చబడే ఒక చిన్నదని మీరు చూస్తారు అటువంటి సందర్భాల్లో ఫ్రిక్షన్ కోల్పోవడం గురించి మీకు తెలిసిన ట్లయితే మీరు చూస్తారు మేము కేవలం F ఉండవచ్చు మీకు తెలుసు 0 గా పరిగణించబడుతుంది కాబట్టి ఆ ఫ్రిక్షన్ ఘర్షణ ఎనర్జీని మీరు తెలుసుకోగలరు కాబట్టి చాలా సాధారణ ప్రక్రియల్లో కూడా వాటికి సంబంధం ఉన్న ఎలాంటి ప్రశంసనీయమైన షాఫ్ట్ పని లేని పైపు గుండా ద్రవం ప్రవహిస్తుంది ఎందుకంటే ప్రతి యూనిట్ ఫ్రిక్షన్ కు ఫ్రిక్షన్లెస్ ఫ్లో రేట్ గా 20 అని మీరు అనుకుంటున్నారు ద్రవంలో పంపిణీగురించి చర్చించడానికి శక్తి నష్టం చాలా తక్కువగా ఉంటుందని మేము భావించాము ఆ సందర్భంలో మీకు షాఫ్ట్ పని తెలియకుండా ఫ్రిక్షన్లెస్ ఫ్లో రేట్ అని మనం చెప్పవచ్చు అప్పుడు మనం ఇక్కడ సమీకరణం తెలిసిన మెకానికల్ ఎనర్జీ బాలన్స్ ను సరళీకృతం చేయవచ్చు కాబట్టి మనం కేవలం ఆ నిర్లక్ష్యం చేయవచ్చు Ws 0 మరియు ఫ్రిక్షన్ ఎందుకంటే F 0 కాబట్టి ఇక్కడ Ws 0 మరియు ఫ్రిక్షనల్ ఫోర్స్ 0 కాబట్టి వీటిని నిర్లక్ష్యం చేయడం మీకు తెలిసిన తరువాత ఈ సమీకరణాన్ని ఇక్కడ ఎవరు రాయగలరు 2 పదాలు ఈ సమీకరణాన్ని బెర్నౌలీ సమీకరణం అని అంటారు మరియు సమీకరణం సరళీకృత ఊహలు ఉన్నప్పటికీ విస్తృత శ్రేణి అప్లికేషన్స్ న్ని కలిగి ఉంది కాబట్టి ఈ బెర్నౌలీ సమీకరణాన్ని మీరు ఏ సిస్టమ్ కు వర్తింపజేయాలని మీరు బార్ చేసినప్పుడు ఆ వ్యవస్థ ఆదర్శవంతమైనదా లేదా అని మీరు మదింపు చేయాలని మీకు తెలుసు అంటే ఘర్షణ లేనిది లేదా అని మీకు తెలిసిన షాఫ్ట్ పని దానిపై పనిచేస్తుందని మీకు తెలుసు లేదా అని కూడా మీకు తెలుసు ఆ యాంత్రిక శక్తి యొక్క రూపాన్ని సరళీకృతం చేయడం మీకు ఈ బెర్నౌలీ సమీకరణాన్ని ఇస్తుంది ఈ ప్రెషర్ ఎనర్జీ కైనెటిక్ ఎనెర్జి మరియు 0కు సమానమైన పొటెన్షియల్ ఎనెర్జి యొక్క సమేషన్ ఈ 3 శక్తి యొక్క ఈ 3 ఎనెర్జి సమేషన్ ను మార్చడం అక్కడ స్థిరంగా ఉంటుందని మీకు తెలుసు కాబట్టి ఈ సూత్రాల ఆధారంగా మీకు కొంత ప్రక్రియ తెలుసా అని కొన్ని సమస్యలను పరిష్కరించవచ్చని మేము తెలుసుకోగలము ఇలా మనం ఇక్కడ ఒక ఉదాహరణ చేద్దాం ఒక ఏరో విమానం సెకనుకు 250 మీటర్ల వేగంతో సుమారు 8000 మీటర్ల ఎత్తులో కదులుతోందనుకోండి ఇప్పుడు ఆ ఎలివేషన్ వద్ద గాలి సాంద్రత 0 4 kg per meter cube గా పరిగణించబడుతుంది ఆ ఏరో విమానం యొక్క దిగువ వింగ్ వద్ద గాలి వేగం విమాన వేగం యొక్క అదే వేగాన్ని కలిగి ఉంటుంది అయితే దిగువ వింగ్ వద్ద గాలి వేగం సెకనుకు 300 మీటర్లు ఈ సందర్భంలో ఆ ఏరో విమానం యొక్క బరువును ఎత్తుకు ఎత్తడానికి అవసరమైన రెక్క యొక్క దిగువ మరియు రెక్క యొక్క పై వైపు మధ్య ప్రెషర్ డిఫరెన్సెస్ న్ని లెక్కించండి కాబట్టి ఇక్కడ ప్రాథమికంగా మేము దానిని కలిగి ఉన్నాము విమానం 8000 మీటర్ల ఎత్తులో సెకనుకు 200 మీటర్ల వేగంతో కదులుతోంది ఆ ఎత్తు తో పాటు గా డెన్సిటీ మారుతుంది ఎత్తు మీటర్ ఘనానికి 40 కిలోలు అయితే గాలి వేగం రెక్క యొక్క దిగువ భాగంలో గాలి ఏమిటి ఇది ప్రాథమికంగా ఆ వింగ్ వెలాసిటీ తో సమానం అక్కడ ప్రాథమికంగా సెకనుకు 300 మీటర్లు ఉంటుంది ఇప్పుడు మీరు పెరిగిన ఎత్తు వెలాసిటీ చేంజ్ ఆధారంగా మీరు ఈ సందర్భంలో అక్కడ ప్రెషర్ డిఫరెన్స్ ఏమి ఉంటుందని లెక్కించాలి మేము మీరు ఏరో విమానం తెలుసు మరియు ఆ వ్యవస్థ ద్వారా మాపై షాఫ్ట్ వర్క్ చేయబడుతుంది మరియు మీకు తెలిసిన హీట్ ఎనర్జీ సరఫరా ఉండదు అక్కడ వ్యవస్థ దీని ఆధారంగా మనం వర్తించవచ్చు ఇది ఇక్కడ మెకానికల్ ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్ సమీకరణాన్ని చేస్తుంది బెర్నౌలీ సమీకరణం ప్రకారం ఆ సమీకరణం ఏమిటి ఇది కాబట్టి ఈ సమీకరణం ప్రకారం డెల్టా యు స్క్వేర్ బై 2 g into delta z whole bracket కాబట్టి మేము ఇక్కడ రో గా సాధారణం చేయవచ్చు u2 squared - u1 squared by 2 అది అక్కడ వేగ వ్యత్యాసం ఆ తర్వాత దాని ప్రకారం కైనెటిక్ ఎనెర్జి డిఫరెన్స్ ఉంటుంది g ఇక్కడ ఎత్తు ఎత్తు ఇక్కడ z2 - z1 ఆ తర్వాత మనం డెన్సిటీకి ప్రవేశించవచ్చు తరువాత ఇక్కడ వేగం యొక్క విలువ 250 చదరపు U1 ఇవ్వబడింది మరియు తరువాత 2 g 9 81 into z2 గా విభజించబడింది అంటే z2 - z1 ఇవ్వబడింది z2 - z1 ఇది ప్రాథమికంగా ఇక్కడ ఎత్తైన ఎత్తు 8000 మీటర్లు కాబట్టి సరళీకరణ లేదా లెక్కింపు తర్వాత ఇక్కడ ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీ 0 40 మేము దీన్ని కలిగి ఉండవచ్చు 25892 పాస్కల్ మీకు తెలిసినప్పుడు ఆ ఒత్తిడి వ్యత్యాసం మీకు తెలుసు కాబట్టి ఈ మాస్ ప్రెషర్ డిఫరెన్స్ మీకు సమస్య ను బట్టి ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో మేము బెర్నౌలీ యొక్క సమీకరణాన్ని మరియు ఈ బెర్నౌలీ సమీకరణం ఆధారంగా ఈ సమీకరణాన్ని ఎలా పరిష్కరించాలో వర్తింపజేస్తాము ఇక్కడ వంటి ఈ బెర్నౌలీ సమీకరణానికి మరొక ఉదాహరణ చేద్దాం ఇక్కడ స్లైడ్ లో నాజిల్ చూపించబడింది మరియు దానికి రావడానికి ముందు లేదా ఇక్కడ ఆ నాజిల్ కు ఆడటానికి ముందు నీరు నాజిల్ గుండా ప్రవహిస్తుందని మీకు తెలుసు ఇది ఈ పాయింట్ 2 వద్ద 1 నాజిల్ మరియు ఆ నాజిల్ గుండా ప్రవహించడానికి ముందు పాయింట్ 1 వద్ద పైపు నుండి ద్రవం వస్తోంది ఇప్పుడు పాయింట్ 1 వద్ద పైపు వ్యాసం ఒక నిర్దిష్ట విలువఇవ్వబడుతుంది అయితే ఈ నాజిల్ వద్ద నాజిల్ వ్యాసం ఈ పైపు కంటే భిన్నంగా ఉంటుంది సాధారణంగా నాజిల్ వ్యాసం పైప్ వ్యాసం తో పోలిస్తే చాలా చిన్నదిగా ఉంటుంది పైపు యొక్క లోపలి వ్యాసానికి ఈ పాయింట్ వద్ద ప్రెషర్ ఇక్కడ వాతావరణానికి ఉంటుంది లేదా ఇక్కడ 2 వద్ద నాజిల్ 0 001 మీటర్లు మరియు పైపు యొక్క మా వ్యాసంలో ఈ సమయంలో 0 01 మీటర్లు ఇవ్వబడింది ఈ సమయంలో నాజిల్ డ్యామిటర్ ప్రెషర్ మీకు తెలియదు అని మీకు తెలిసిన దానికంటే ఇది 10 రెట్లు ఎక్కువ ఈ పాయింట్ వద్ద ప్రెషర్ వాతావరణం అయితే కనుగొనాలి కాబట్టి ఈ 2 point వద్ద పీడనం ఉంటుంది మరియు ఈ 2 పాయింట్ యొక్క ఎత్తు 50 సెంటీమీటర్లు ఉంటుంది దీని ద్వారా నీరు ప్రవహిస్తుందని భావించే ఘర్షణ లేదు మీకు పైప్ తెలుసు మరియు నిమిషానికి 20 లీటర్ల చొప్పున నాజిల్స్ ఆ పరిస్థితిలో ఈ పాయింట్ 1 వద్ద ఒత్తిడి ఎలా ఉండాలో మీరు ఇక్కడ 5 వద్ద కనుగొనాలి కాబట్టి ఆ బెర్నౌలీ సమీకరణాన్ని మళ్ళీ అన్వయిద్దాం కాబట్టి దానిని అప్లై చేయడానికి ముందు మీకు తెలిసిన పరంగా వాటర్ ఫ్లో రేట్ ఎంత ఉంటుందో మీరు మొదట లెక్కించాలి మీలో వాల్యూమెట్రిక్ ఫ్లో రేటు కు ఎస్ ఐ సిస్టమ్ ఖర్చు మీటర్ సెకనుకు తెలుసు అప్పుడు మాత్రమే మనం లెక్కించగలం కాబట్టి వాటర్ ఫ్లో రేట్ ఇక్కడ వాటర్ ఫ్లో రేట్ ఏమిటి ఇక్కడ వాటర్ ఫ్లో రేట్ నిమిషానికి 20 లీటర్లు ఇవ్వబడుతుంది ఇది 20 నుంచి లీటర్ కు సమానం అవుతుంది దీనిని మీటర్ క్యూబ్ గా 10 గా మార్చాలి 3 అంటే 1000 లీటర్లు ఇది 1 మీటర్ క్యూబ్ కు సమానం అవుతుంది ఇది ఇక్కడ 10 నుంచి సెకనుకు మార్చబడుతుంది తరువాత ఇది 4 నుంచి 4 నుంచి 60 వరకు ఖాళీ అవుతుంది ఇది సెకనుకు మీటర్ క్యూబ్ అవుతుంది మరియు పాయింట్ 2 వద్ద వేగం ఇది మీ దీనికి సమానం అవుతుంది ఫ్లో రేట్ ను మీరు పరిగణిస్తేఫ్లో రేట్ సెకనుకు మీటర్ 2లో సాలిడ్ అని మీరు భావించినట్లయితే ఈ పాయింట్ 2 వద్ద దాని క్రాస్ సెక్షనల్ ఏరియా మధ్యచ్ఛేద వైశాల్యం ద్వారా దానిని విభజించడం ద్వారా మీరు లెక్కించగల వేగాన్ని లెక్కించవచ్చు ఆ వెలాసిటీ ఫ్లో రేట్ శక్తికి 20 నుండి 10 గా ఉంటుంది 3 60 తో విభజించబడింది అప్పుడు మీరు దానిని విభజించాలి అప్పుడు మీరు దానిని విభజించాలి ఈ పాయింట్ వద్ద 5 బై 4 వ్యాసం మీకు తెలుసు వ్యాసం 0 001 అని మీకు తెలుసు కాబట్టి ఇది మీ క్రాస్ సెక్షన్ తరువాత ఇది చివరకు వస్తుంది ఎందుకంటే u2 421 41 meter per second అదేవిధంగా మీరు పాయింట్ 1 వద్ద వేగాన్ని లెక్కించవచ్చు అదే ఉత్పత్తి జరుగుతోంది కనుక మీరు శక్తికి 20 నుంచి 10 వరకు ఉండవచ్చు 3 by 60 దాని క్రాస్ సెక్షనల్ ప్రాంతం ద్వారా విభజించబడుతుంది ఇది 5 4 into 0 01 వరకు వ్యాసం ఇది సెకనుకు 4 24 మీటర్లు ఉంటుంది మరియు ఇక్కడ ఎలివేషన్ ఏమిటి ఎలివేషన్ అనేది delta z గా ఉంటుంది ఇది z2 z1 ఇది మీ 50 సెంటీమీటర్లు మీటర్ నుంచి 0 5 మీటర్లకు మారుతుంది తరువాత బెర్నౌలీ సమీకరణాన్ని అనువర్తించి బెర్నౌలీ సమీకరణాన్ని అనువర్తించి బెర్నౌలీ సమీకరణాన్ని అనువర్తించి మనం డెల్టా పిని వ్రాయవచ్చు అది u2 squared u1 squared by 2 g into z2 - z1 into rho వ్రాయవచ్చు దీని ఆధారంగా మీ యొక్క విలువలు మీకు తెలిసిన వన్నీ ప్రత్యామ్నాయం తరువాత లెక్కించవచ్చు u1 u2 z1 z2 మరియు g ఈ విషయాలన్నింటినీ మరియు తరువాత డెన్సిటీ చివరకు మేము ప్రెషర్ డిఫరెన్స్ యొక్క ఈ విలువను కలిగి ఉండవచ్చు 90059173 ఇది మీటర్ చదరపుకు న్యూట్రాన్ గా యూనిట్ పరంగా ఉంటుంది కాబట్టి ఇది ప్రాథమికంగా ఒత్తిడి వ్యత్యాసం ఈ పీడన వ్యత్యాసం ప్రాథమికంగా P 2 P1 అని మీకు తెలుసు ఇది ప్రాథమికంగా 90059173 న్యూటన్ ప్రతి మీటర్ చదరపుకు లేదా P1 P2 90059173 పాస్కల్అని మీరు చెప్పవచ్చు ఇది P1 అని సూచిస్తుంది P2 విలువ ఏమిటి అట్ఠమోస్ఫెరిక్ ప్రెషర్ ప్రకారం ఇది అట్ఠమోస్ఫెరిక్ ప్రెషర్ ఇక్కడ 101325 అప్పుడు 90059173 90160493 0493 గా వస్తుంది ఇది 930 లేదా ఇది ఇక్కడ 8 ఇది ఖచ్చితంగా ఎందుకు ఖచ్చితంగా పరిగణించబడుతుంది ఎందుకంటే మేము ఇక్కడ అట్ఠమోస్ఫెరిక్ ప్రెషర్ న్ని మీకు తెలిసిన ఈ విలువలతో జోడిస్తున్నాము కాబట్టి చివరకు p1గా సంపూర్ణ ఆనందంగారాబోతోంది కాబట్టి ఇది అక్కడ ఆ పాయింట్ 1 వద్ద మీకు రోగి తెలుసు కాబట్టి చివరగా మనం దీనిని 90 901 61 బార్ గా బార్ గా రాయవచ్చు ఎందుకంటే 1 బార్ 10 10 to the power 5 newton per meter squared ఈ విధంగా బెర్నౌలీ సమీకరణాన్ని వర్తింపజేయడం ద్వారా మనం ఒత్తిడి కోసం పరిష్కరించవచ్చు వేగం కోసం మేము పరిష్కరించవచ్చు ఎత్తు కోసం కూడా ఇతర పదాలు మీకు తెలిసిన సమస్య ప్రకారం ఉంటే స్లైడ్ లలో 1 పటం ఇవ్వబడిందని మనం ఇక్కడ చూద్దాం ఈ సందర్భంలో నీరు ట్యాంక్ నుంచి ఒక ట్యాంకుకు ప్రవహిస్తుంది ఇది 5 అని మీకు తెలుసు దీనిని మీకు తెలుసు 5 వెంచర్ చేయడం 5 మరియు మీరు ఈ వెంచర్ పైప్ గా ఉన్నప్పుడు ఈ ప్రదేశంలో నిఆ ట్యాంక్ కు మమ్మల్ని అనుమతిస్తారని మీరు చూస్తారు ఈ సాంద్రత యొక్క ఈ భాగం యొక్క వ్యాసం ఇక్కడ ఈ అధ్యయనంలో మాకు ఒకటి ఉంది పాయింట్ 2 వద్ద ఈ వెంచర్ యొక్క విభాగాన్ని మార్చడం మీకు తెలుసు దాని వ్యాసం d2 ఈ point 3 వద్ద ఆ తక్కువ ప్రెషర్ పొందడానికి డెన్సిటీ సాంద్రత ఫార్ములా గా ఇది విభేదిస్తుందని మీకు తెలుసు ఈ 3 విభాగాల వద్ద వ్యాసం ఇక్కడ d3అని మీరు చూస్తారు మీకు వ్యాసం d1 d2 మరియు d3 తెలుసు అయితే ఈ పాయింట్ 2 వద్ద మీరు డి d1 మరియు d3తోపోలిస్తే d2 చాలా చిన్నదిగా చూస్తారు ఈ d1 మరియు d3 ఒకే వ్యాసంగా ఉంటాయి అయితే మీకుతెలిసిన 2 మరియు 1 మరియు 2 ల నుంచి d2 తేడా ఉంటుంది డిస్పెన్సరీ మీటర్ కు ప్రవహించే ద్రవం మీకు లభించినప్పుడు పాయింట్ 1 మరియు 2 మధ్య ప్రెషర్ మళ్లీ మారుతుందని మీరు చూస్తారు ఆ దిగువ క్రాస్ సెక్షనల్ ప్రాంతం గుండా ద్రవం ప్రవహించినప్పుడల్లా 2 మరియు 3 మధ్య ప్రెషర్ డిఫరెన్స్ మళ్లీ ఉంటుంది ఆ అధిక క్రాస్ సెక్షనల్ ప్రాంతానికి సంబంధించి వేగం ఎక్కువగా ఉంటుంది ఈ వెలాసిటీ ఫార్ములా ఆధారంగా మీరు నిరంతరం ఎత్తైన ఎత్తు కోసం మీ ఒత్తిడిని మారుస్తారు మీరు అక్కడ ఆ ఎత్తును మార్చినప్పటికీ ఎంత శక్తి మారుతుందో మీరు పరిగణనలోకి తీసుకోవాలి కాబట్టి దీని ఆధారంగా ఆ బెర్నౌలీ సమీకరణం ఆధారంగా మీరు లెక్కించగల వెలాసిటీ చేంజ్ లేదా ప్రెషర్ చేంజ్ ఏమిటి కాబట్టి ఈ పాయింట్ 1 మరియు 3 మధ్య ప్రెషర్ డిఫరెన్స్ ఇక్కడ ఇవ్వబడింది ఈ మనోమీటర్ ద్వారా 0 7 బార్ మీరు పాయింట్ 2 వద్ద క్రాస్ సెక్షనల్ ప్రాంతాన్ని లెక్కించవచ్చు ఇక్కడ పాయింట్ 3లో సగం పాయింట్ 1 వద్ద ప్రెషర్ 1 7 బార్ అబ్సొల్యూట్ ఈ ప్రకారం పాయింట్ 2 వద్ద ఒత్తిడి ఎలా ఉండాలో మీరు కనుగొనాల్సిన సమస్య లేదు పాయింట్ 2 వద్ద ఒత్తిడి మీరు ఇక్కడ 1 7 బార్ ప్రజర్ వద్ద ఉన్న ఒక ఇక్కడ మీకు ఇవ్వబడ్డ ఒత్తిడిని కనుగొనాలి 3 P3 వద్ద 1 7 బార్ ప్రజర్ ఇవ్వబడిందిమీకు తెలిసిన ఒత్తిడి వ్యత్యాసం మీకు తెలుసు p1 p3 ఇక్కడ 0 కాబట్టి దానికి అనుగుణంగా ఈ క్రాస్ సెక్షనల్ ప్రాంతం ఆధారంగా మీరు పి వేగాన్ని కూడా లెక్కించాల్సి ఉంటుంది బెర్నౌలీ సమీకరణం ఏమిటి బెర్నౌలీ సమీకరణం ఏమిటో మనం అనువర్తించుకుందాం ఈ సందర్భంలో z1 నుంచి ఇక్కడ ఉన్నతి ఎలా ఉంటుందో మీకు తెలుసు అది z2 కు సమానం కాబట్టి మేము ఇక్కడ delta z 0 ఉంటుంది మీరు మీకు సమానంగా ఉండాలనుకుంటున్నారు మీరు క్రాస్ సెక్షనల్ ప్రాంతం భిన్నంగా ఉంటుంది కాబట్టి u1 0 ఎందుకంటే ఈ ట్యాంక్ నుండి ఆ స్ట్రీమ్ పరిస్థితి నుండి ద్రవం వస్తోంది మరియు తరువాత మేము ఆ బెర్నౌల్లి సమీకరణం నుండి 2 into ఆ p1 p3 by p3 by rho ద్వారా ఈ పాయింట్ 1 మరియు 3 మధ్య సగం సమానం అవుతుంది ఒకవేళమనం పాయింట్ 1 మరియు 3 మధ్య ఈ బెర్నౌలీ సమీకరణాన్ని అనువర్తించినట్లయితేదీనిని మనం ఇక్కడ జడ్ డెల్టా జడ్ గా కలిగి ఉండవచ్చు ఎందుకంటే 0 మరియు ఈ ప్రెషర్ డిఫరెన్స్ మరియు u1 నుంచి లెక్కించగల u3 అని మీకు తెలుసు అప్పుడు మీకు 0 తెలుసు అని మీకు తెలుసు కాబట్టి ఈ point 1 మరియు 3 వద్ద మీరు ఆ క్రాస్ సెక్షనల్ ప్రాంతాన్ని కలిగి ఉంటే మీరు లెక్కించవచ్చు 1 మరియు 3 ఒకే విధంగా ఉండవు మరియు అప్పుడు క్రాస్ సెక్షనల్ ప్రాంతం ఒకేవిధంగా ఉన్నప్పటికీ ఏమిటి ఈ క్రాస్ సెక్షన్ వద్ద వేగం 0 అప్పుడు మీరు అక్కడ ఈ పాయింట్ 3 వద్ద వేగం ఏమిటో లెక్కించాలి ఎందుకంటే దాని కారణంగా క్రాస్ సెక్షనల్ ప్రాంతం ద్వారా కాబట్టి ఈ విలువ ను ప్రత్యామ్నాయం చేసిన తరువాత ఇక్కడ 2 1 మరియు 3 మధ్య ప్రెషర్ డిఫరెన్స్ ఏమిటి అంటే 0 7 బార్ మీరు 10 to the power 5 తో గుణించాలి అప్పుడు మీరు డెన్సిటీతో విభజించబడిన మీటరుకు న్యూటన్ పరంగా ఒత్తిడిని పొందుతారు ఇక్కడ నీరు ఉంది అప్పుడు ఇది ప్రత్యామ్నాయం తరువాత నీటి డెన్సిటీ 1000 మరియు తరువాత లెక్కించడం ద్వారా మనం ఈ విలువను సెకనుకు 11 83 మీటర్లుగా పొందవచ్చు ఒకవేళ మీరు ఈ పాయింట్ 2 మరియు 3 మధ్య మాస్ బాలన్స్ ను కలిగి ఉన్నట్లయితే మనం దీనిని A2 ని u2 లోనికి కలిగి ఉండవచ్చుఇది A 3 into u3A2 అనేది క్రాస్ సెక్షనల్ ప్రాంతం అనేది 2 వ బిందువు వద్ద వేగం అంటే A2 into u2 వద్ద వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ నుమరియు A3 into u3 ని 3గామీకు ఇస్తుంది ఎందుకంటే ఈ వాల్యూమెట్రిక్ ఫ్లో రేటు స్థిరంగా ఉంటుంది కనుక మీరు ఈ సమీకరణాన్ని ఇక్కడ రాయవచ్చు మరియు వీటి నుండి మేము మీకు తెలుసు know u2 A3 by A2 into u3 వరకు ఉంటుంది ఇక్కడ A2 by A3 మీకు ఇవ్వబడింది A2 by A3 ఇవ్వబడింది ఈ సమస్య ప్రకారం 0 5 అనేది పాయింట్ 2 వద్ద క్రాస్ సెక్షనల్ ప్రాంతం పాయింట్ 3లో సగం కాబట్టి మనం A2 by A3 ని 2 5కు సమానం చేయవచ్చు అందువల్ల A2 by A3 సబ్ స్టిట్యూషన్ చేసిన తరువాత మనం ఇక్కడ u3 11 83 విలువను చూడవచ్చు మరియు A2 by A3 విభజించడంద్వారా మీరు ఇక్కడ విలువను చూడవచ్చు ఇది కేవలం 0 5 అయితే ఇది 23 66 గా ఉంటుంది ఇది సెకనుకు మీటర్ ఇప్పుడు బెర్నౌలీ యొక్క సమీకరణం 1 మరియు 2 ను అనువర్తించి మనం P2 P1 as ρu2 square by 2గా పొందవచ్చు దీని యొక్క P2 P1 ρu2 square by 2 that implies P2 ఆ విలువలను ప్రత్యామ్నాయం చేసిన తరువాత ఇక్కడ 1 1 1 into 10 to the power 5 neutron per meter squared ను సూచిస్తుంది కాబట్టి అది మీ సంపూర్ణ విలువ అవుతుంది ఇది మీరు 1 1 bar absolute రాయవచ్చు కాబట్టి ఈ విధంగా మనం ఈ బాటిల్ ను అప్లై చేయవచ్చు ఇది విభిన్న సమస్యలకు సమీకరణం మీకు తెలిసిన ఈ తెలుసు వీటిలో కైనెటిక్ ఎనెర్జిపదాలు మరియు పొటెన్షియల్ ఎనెర్జి పదాలు మీకు తెలుసు లేదా అక్కడ ఒత్తిడి విభిన్న స్టాప్ లు మీకు తెలుసు కాబట్టి మేము ఈ బెర్నౌలీ సమీకరణాన్ని కలిగి ఉన్నాము మరియు ఆ జనరల్ మెకానికల్ ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్ ఆధారంగా ఆ సమస్యలను పరిష్కరిస్తున్నాము దీని గురించి మరింత చదవండి ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్ మీకు తెలుసు మరియు ఈ కోర్సు కొరకు స్లైడ్ ల్లో ఈ పాఠ్యపుస్తకాన్ని సూచించినట్లుగా సమస్యలను పరిష్కరించాలని నేను మీకు సూచిస్తున్నాను కాబట్టి ఈ ఉపన్యాసంలో మీరు ఇక్కడ అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను ఈ మెకానికల్ ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్ ఆధారంగా సమస్యను ఎలా పరిష్కరించాలి మరియు దీని ఆధారంగా మీరు ఈ పాఠ్యపుస్తకం నుండి మరిన్ని సమస్యలను పరిష్కరించవచ్చు తదుపరి ఉపన్యాసంలో దీని గురించి మరింత చర్చించడానికి మేం ప్రయత్నిస్తాం ఎనర్జీ బ్యాలెన్స్ సమీకరణం మీకు తెలుసు ప్రతిచర్య లేకుండా అధిక ఎంట్రోపీ బ్యాలెన్స్ పరిగణించబడుతుంది మరియు కొన్ని సమస్యలను పరిష్కరిస్తుంది ధన్యవాదాలు